కాబట్టి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ రూపకల్పన కు సంబంధించి మనం ఏదైనా అర్థం చేసుకొనే ముందు ఈ చక్కని స్లైడ్పై దృష్టి కేంద్రీకరించండి ఇక్కడ నాలుగు అంశాలు ఉన్నాయి ఎడ్జ్ డివైస్ క్లౌడ్ స్టోరేజ్ అనలిటిక్స్ మరియు విజువలైజేషన్ భాగం

ఈ విజువలైజేషన్ గురించి కొంచెం వివరిద్దాం ఇది మీరు ఆందోళన చెందాల్సిన లాగా కనిపిస్తుంది కానీ అది అలా కాదు ఇది కేవలం GUI గా ఉండటం కంటే చాలా ఎక్కువ ఉదాహరణకు ఈ విజువలైజేషన్ సాధనం సూచించే ముఖ్యమైన విషయాలలో ఒకటి కీలక పనితీరు సూచికలకు సంబంధించినది పనితీరు సూచిక అంటే ఏమిటి ముఖ్యంగా ఇది విజయానికి కొలత ఇది లెక్కించదగినది మరియు ఈ పరిమాణాన్ని వివిధ మార్గాల్లో చూడవచ్చు

మీరు పరిశీలించాలనుకుంటున్నందున ఈ పరిమాణీకరణ అవసరం మీరు ఏదో ఒక ప్రమాదాన్ని చూడాలని మరియు తగ్గించాలని లేదా అనుబంధించబడిన కొన్ని నష్టాలను తగ్గించాలని లేదా సిస్టంలోని లోపాలను గుర్తించాలని మీ సిస్టమ్ ఎంత మంచి పనితీరును కనబరుస్తుందో మరియు మీరు ఒక సంస్థ అయితే అమ్మకాలను ఎలా మెరుగుపరచడం ఖర్చును ఎలా తగ్గించడం అమ్మకాలను ఎలా మెరుగుపరచడం మరియు ఇక్కడ రియల్ టైమ్ విషయాలను చూడటం గురించి మీరు ఆందోళన చెందవచ్చు కాబట్టి ఈ విజువలైజేషన్ సాధనం మీ కోసం వస్తువులను ప్రదర్శించడమే కాకుండా చేయవలసినవి చాలా ఉన్నాయి జరగవలసిన చాలా విషయాలు రియల్ టైమ్ లో జరగాలి మరియు ఇది మమ్మల్ని చాలా ముఖ్యమైన భాగానికి తీసుకువస్తుంది

పరికరాలు గేట్వే ఎడ్జ్ పరికరాలు మరియు ఇంటర్నెట్ సూచించే ఈ స్లైడ్ కాకుండా మేము చాలా ఆసక్తికరమైన చిత్రాన్ని గీస్తాము ఇది వాస్తవానికి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మొత్తం రూపకల్పనను సంగ్రహిస్తుంది మరియు వాస్తవానికి IoT వ్యవస్థ మొత్తం కలిగి ఉంది కాబట్టి నాలుగు బ్లాక్లకు సంబంధించి మనం చేసిన వాటిని చాలా ఆసక్తికరంగా ఉంచాము మొదటి బ్లాక్ IoT పరికరాలు మరియు వాటిలో చాలా వరకు ప్రస్తావించబడ్డాయి ఇది దానిలో ఒక భాగం మాత్రమే

కాబట్టి కథను ఇక్కడ నుండి నిర్మించవచ్చు ఇక్కడ ఈ IoT పరికరాలలో 1 నుండి n వరకు ఉన్నాయి మరియు మీకు ఎంబెడెడ్ సిస్టమ్ అయిన గేట్వే ఉంది ఇది ఎంబెడెడ్ OS లేదా ఎంబెడెడ్ కోడ్ను నడుపుతోంది ఇది చివరి తరగతిలో పేర్కొన్న విధంగా ప్రోటోకాల్ అనువాదంలో ఉండవచ్చు లేదా ఇంటర్నెట్ వ్యవస్థ ఉందని కూడా దీని అర్థం కాబట్టి ఇంటర్నెట్ను మరియు వినియోగదారుని సూచించడానికి క్లౌడ్తో తప్పనిసరిగా ఇంటర్నెట్కు సంబంధించి దీన్ని సూచించాలని నేను భావిస్తున్నాను అతను ఈ స్లైడ్లతో పాటు ఇక్కడ ఉన్న IoT పరికరాల పరిధిలో లేని రిమోట్ యూజర్

ఈ పరికరాల్లో 1 నుండి n వరకు ఉన్నాయి మరియు వినియోగదారులు ఇక్కడ లేరు మరియు రిమోట్గా కూర్చున్నారు కాబట్టి ఇక్కడ ఏమి జరుగుతోంది దీని కోసం మేము కొన్ని విషయాలను సూచించడానికి బాణాల సమితిని గీసాము మేము ఇప్పటికే ఇక్కడ ఒక బాణాన్ని గీసాము ఇది ఒక దిశలో మరొక దిశ నుండి వచ్చే డేటాను చూపిస్తుంది ఈ ఆదేశం వినియోగదారులు నుండి వస్తున్నట్లు స్పష్టంగా ఉంది మరియు అందువల్ల ఆదేశం వినియోగదారు నుండి ఈ పరికరాలకు తిరిగి ప్రవహిస్తుంది మరియు వినియోగదారు ఈ పరికరాలకు తిరిగి వస్తే మరియు వినియోగదారు ఆ ఆదేశాన్ని వాస్తవంగా పాస్ చేయవలసి వస్తే అతను కొంత డేటాను అనలిటిక్స్ నుండి యాక్సెస్ చేయవలసి ఉంటుంది కాబట్టి దీని అర్థం ఏదో ఒకవిధంగా ఇంటర్నెట్ నుండి అనలిటిక్స్ బ్లాక్కు లింక్ ఉంది కాబట్టి ఇది కీలకం అనలిటిక్స్ మరియు కొంత స్టోరేజ్ కూడా

ఇది క్లౌడ్ స్టోరేజ్ కావచ్చు లేదా లోకల్ స్టోరేజ్ కావచ్చు అని మేము చివరిసారిగా ప్రస్తావించాము అయితే ఏదైనా సందర్భంలో అనలిటిక్స్ ఇంజిన్ ఉండాలి అంటే డేటా లోపలికి వెళ్ళాలి మరియు ఎనాలిసిస్ డేటా ఉంటుంది ఇంటర్నెట్ ద్వారా వినియోగదారుకు తిరిగి ప్రవహించడానికి కాబట్టి దీనిని ఎనాలిసిస్ డేటాగా పేర్కొనవచ్చు ఇప్పుడు మీరు ఈ చిత్రాన్ని చూస్తే ఇది కథను పూర్తి చేస్తుంది మరియు ఇది ఏమి చెబుతుంది పర్యావరణాన్ని గ్రహించే పరికరాల సమితి ఇక్కడ ఉందని ఇవి 1 నుండి n పరికరాలు ఉన్నాయని మరియు వాటిలో ప్రతి ఒక్కటి క్రమానుగతంగా డేటాను ఉత్పత్తి చేస్తాయని ఈ పరికరాలు బ్యాటరీతో నడిచేవి లేదా బాహ్య వనరుల నుండి శక్తిని తీసుకోబడినవి అని మరియు అవి డేటాను వైర్డు లేదా వైర్లెస్ లింక్ ద్వారా ఇస్తున్నాయి అని చెబుతుంది సాధారణంగా వైర్లెస్ లింక్ మరియు ఇవి అల్ట్రా లో పవర్ పరికరాలు ఇవి నిజంగా అల్ట్రా లో పవర్ పరికరాలు బ్యాటరీతో నడిచేవి మరియు చిన్న ఎంబెడెడ్ OS అయిన ఎంబెడెడ్ కోడ్ను నడుపుతున్నాయి కాబట్టి వాటిని గమనించండి ఇది ఎంబెడెడ్ కోడ్ కావచ్చు లేదా ఎంబెడెడ్ OS కావచ్చు IoT పరికరాల కోసం ఈ రోజు అందుబాటులో ఉన్న ఎంబెడెడ్ OS మరియు వివిధ రకాల ఎంబెడెడ్ OS ల వివరాలు తరువాత దశలో చర్చించబడతాయి కానీ ప్రస్తుతానికి ఈ పరికరాల్లో కొంత మేధస్సు ఉందని మరియు కొంత డంబ్ కోడ్ తో రన్నింగ్ కాదని గమనించండి ఎందుకంటే అవి కొన్ని పరిమితులను చూస్తాయి లేదా డేటాను ఫార్వార్డ్ చేసే ముందు డేటాకు సంబంధించి ఏదో చూడగలవు ఈ గేట్వేకి అది కావచ్చు లేదా ఇది ఒక సాధారణ డంబ్ పరికరం కావచ్చు ఇది నిరంతరం డేటాను గ్రహించి ఈ గేట్వేకు స్థిరమైన మార్గంలో డేటాను సరఫరా చేస్తుంది

కాబట్టి ఇవి IoT పరికరాలు మరియు ఇవన్నీ అనలిటిక్స్ స్టోరేజ్ కు మార్గంలో వెళ్లే డేటాను సరఫరా చేస్తున్నాయి అంటే ఇది డేటా అయి ఉండాలి మరియు ఇది కూడా డేటా అయి ఉండాలి మరియు ఇది ఒక ఆదేశం మరియు ఇది మరొక ఆదేశం ఈ దిశలో ఇప్పుడు 1 నుండి n వరకు ఉన్న IoT పరికరాలు ఈ గేట్వే బ్లాక్కు డేటాను ఇస్తాయి మరియు గేట్వే బ్లాక్ ఈ మార్గంలో ఈ డేటాను అనలిటిక్స్ బ్లాక్కు పంపుతుంది అనాలిసిస్ డేటా వచ్చి తిరిగి ఇంటర్నెట్కు వెళుతుంది ఇంటర్నెట్ విశ్లేషణ డేటా రిమోట్ వినియోగదారుకు వెళుతుంది వినియోగదారు అనాలిసిస్ మరియు డేటా ఆధారంగా అతను చేసే విజువలైజేషన్ను చూస్తాడు ఇది ఇక్కడ ఈ బ్లాక్లో ప్రాసెస్ చేయబడింది మరియు గేట్వేకి తిరిగి ఆదేశాన్ని ఇస్తుంది

ఇప్పుడు వీటన్నింటినీ అందమైన కథగా మార్చండి ఈ ప్రతి IoT పరికరాలు పెద్ద వ్యవసాయ ప్రాంతంలో మోహరించబడిందని మరియు ఈ IoT పరికరాలు ఈ దీర్ఘచతురస్రాకార బ్లాక్ మరియు వృత్తాకార బ్లాక్ ద్వారా ప్రాతినిధ్యం వహిస్తాయని అనుకుందాం ఇది వాస్తవానికి సాయిల్ మాయిస్చర్ బ్లాక్ ఇది సాయిల్ మాయిస్చర్ బ్లాక్ కావచ్చు లేదా ఇది ఉష్ణోగ్రత కొలత బ్లాక్ పరిసర ఉష్ణోగ్రత వంటి మరొక పరిసరం కావచ్చు లేదా అది ప్రెషర్ లేదా మాయిస్చర్ లేదా సాయిల్ మాయిస్చర్తో సహా పరిసర పారామితులలో ఏదైనా కావచ్చు

ఒకవేళ వినియోగదారు ఇక్కడ కూర్చుని అతను పెద్ద వ్యవసాయ భూముల నుండి డేటాను సేకరిస్తుంటే మరియు ఈ గేట్వేకి నిరంతరం డేటాను సరఫరా చేస్తున్న పంపిణీ సెన్సార్లు ఉన్నాయి రిమోట్ వినియోగదారు పంటపై వాటర్ ప్రెషర్ని చూస్తున్నారు మరియు సిస్టమ్ వాస్తవానికి అది కొలుస్తుంది ప్రస్తుత దశలో ఉన్న ప్రెషర్ స్థితి ఆధారంగా రిమోట్ యూజర్ ఒక ఆదేశం ఇచ్చి సమాచారం ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు మైదానంలో వాటర్ ప్రెషర్ ఉంది మరియు రిమోట్ యూజర్ పంటకు అత్యవసరంగా నీటిని సరఫరా చేయవలసి ఉంటుందని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి నీటిని సరఫరా చేసే ఏజెన్సీని పిలవవలసి ఉంటుంది తద్వారా నీరు పొలానికి సరఫరా చేయబడుతుంది మరియు పంట ఆదా అయ్యేలా చూసుకోవాలి కాబట్టి ఈ కమాండ్ మైదానంలో ఉన్న వ్యక్తికి నీటి సరఫరా కోసం సంబంధిత ఏజెన్సీని పిలవమని కోరవచ్చు లేదా ఈ కమాండ్ నేరుగా ఏజెన్సీ కి వెళ్తుంది మరియు ఏజెన్సీ ఈ కమాండ్ని తీసుకొని ఫార్మ్ ల్యాండ్ కి నీరు అందిస్తుంది వ్యవసాయ భూమి మరియు ఈ IoT పరికరాలు సాయిల్ మాయిస్చర్ను కొలవడం ప్రారంభిస్తాయని నిర్ధారించుకోండి అంత అందమైన కథ రిమోట్ యూజర్లు మరియు స్థానిక యూజర్లు ఉన్నారు మరియు చాలా IoT పరికరాలు కూడా ఉన్నాయి ఇది ఒక వ్యవసాయ భూమి మరియు ఈ IoT పరికరాలన్నీ సాయిల్ మాయిస్చర్ను కొలుస్తున్నాయని మనము అనుకుందాము ఈ రిమోట్ యూజర్కు గేట్వే ద్వారా వెళ్లే డేటా ఇది అనలిటిక్స్ ఇంజిన్ ద్వారా వెళుతుంది మరియు డేటా గంటలు రోజులు వారాలు నెలలు సీజన్లలో నిల్వ చేయబడుతుంది పూర్తి భౌగోళిక ప్రాంతాన్ని ప్రొఫైల్ చేయడానికి అనుమతిస్తుంది పంటపై వాటర్ ప్రెషర్ ఉందా అని తెలుసుకోవడానికి మొత్తం డేటా ఉపయోగించబడుతుంది రిమోట్ యూజర్ పంటపై నిజంగా ఒత్తిడి ఉందని మరియు రాబోయే 24 గంటల్లో నీటి సరఫరా తప్పనిసరిగా ఉండాలి అని గ్రహించగలడు ఉదాహరణకు ఈ ఆదేశం ఇప్పుడు నీటిని సరఫరా చేయవలసిన ఏజెన్సీకి తిరిగి వెళుతుంది లేదా ఈ ఆదేశం మైదానంలోని సిబ్బందికి తిరిగి వెళుతుంది వారు ఫోన్ చేసి ఆ నిర్దిష్ట క్షేత్ర ప్రాంతానికి నీటి సరఫర పొందవలసి ఉంటుంది వ్యవసాయ భూములకు IoT వ్యవస్థ ఇలాగే ఉంటుందని భావిస్తున్నారు ఇక్కడ నేను వాటర్ ప్రెషర్కి ఒక ఉదాహరణగా తీసుకున్నాను కానీ మీరు మానిటర్ చేయాలనుకునే మరియు లూప్ను పూర్తి చేయాలనుకునే పరామితులు మిగతావి కావచ్చు IoT వ్యవస్థకు మరో ఉదాహరణ తీసుకుందాం కానీ ఆటోమోటివ్ అనువర్తనాల వంటి కొన్ని ఇతర అనువర్తనాలకు సంబంధించినివి కాబట్టి ఆటోమోటివ్ అనువర్తనాల కోసం మీరు IoT సిస్టమ్తో ఏమి చేయగలరో చూద్దాం మీరు కొన్ని పారామితుల యొక్క క్లిష్టమైన పర్యవేక్షణను చూస్తున్నారు ముఖ్యంగా షిఫ్ట్ గేర్ల కోసం తిరిగే యంత్రాల లోపల బాల్ బేరింగ్లను పర్యవేక్షించడం అంటే ఏమిటో మీరు అర్థం చేసుకోవాలి పెద్ద ఉత్పాదక పరిశ్రమలలో ఉపయోగించే యంత్రాలకు ఇది ఆటోమోటివ్కు కూడా వర్తిస్తుంది తిరిగే భాగాలు ఉన్నచోట మీకు బాల్ బేరింగ్లు ఉంటాయి ఇప్పుడు నేను ఏమి చేయటానికి ప్రయత్నిస్తున్నానో దాని యొక్క ల్యాబ్ సెటప్ మీకు చూపిస్తాను మరియు బాల్ బేరింగ్స్ యొక్క కండిషన్ మానిటరింగ్ కోసం ఒక IoT వ్యవస్థను సెటప్ చేస్తాను ఇది నా ముందు ఉన్న సెటప్ మరియు దానికి ఏమి ఉంది ఈ బేరింగ్ను తిప్పే DC మోటారు ఉంది మరియు బేరింగ్ ఎక్కడ ఉంది బేరింగ్ ఇక్కడే ఉంది మీరు ఇక్కడ బాల్ బేరింగ్ పై బాల్స్ చూడవచ్చు ఒక ఔటర్ రేస్ మరియు ఇన్నర్ రేస్ ఉంది ఇన్నర్ రేస్ బాల్స్ను తిప్పుతుంది మీరు ఇన్నర్ రేస్ మరియు వ్యవస్థ యొక్క కదలికను చూడవచ్చు ఈ వ్యవస్థ మీరు పర్యవేక్షించాలనుకుంటున్నారు ఈ బాల్ బేరింగ్ యొక్క పరిస్థితిని మనం ఖచ్చితంగా ఎలా పర్యవేక్షిస్తాము ఇది 'ప్రాబ్లం స్టేట్మెంట్ మీరు పర్యవేక్షించదలిచిన పారామితులు ఏమిటి ఇవి క్లిష్టమైన ప్రశ్నలు ఇది wireless temperature sensor for condition monitoring of bearings operating through thick metal plates మందపాటి మెటల్ ప్లేట్ల ద్వారా పనిచేసే బేరింగ్ల యొక్క స్థితి పర్యవేక్షణ కోసం వైర్లెస్ ఉష్ణోగ్రత సెన్సార్ అనే పేపర్ నుండి ప్రేరణ పొందింది ఇది IEEE సెన్సార్స్ జర్నల్ వాల్యూమ్ 13 సంఖ్య 6 జూన్ 2013 లో ప్రచురించబడిన ఒక పేపర్ ఈ ప్రయోగాత్మక సెటప్ యొక్క ప్రేరణ నిజానికి ఈ పేపర్ ఈ పేపర్ ఏమి చేయడానికి ప్రయత్నిస్తుందో మరియు IoT వ్యవస్థ రూపకల్పనకు దాని కనెక్షన్ ఏమిటో మేము చర్చిస్తాము అన్నింటిలో మొదటిది బాల్ బేరింగ్స్ యొక్క పరిస్థితి పర్యవేక్షణకు సంబంధించి సమస్య ఏమిటో అర్థం చేసుకుందాము కండిషన్ పర్యవేక్షణ యొక్క వివరాల్లోకి వెళ్ళే ముందు మీరు మొదట పర్యవేక్షణ యొక్క రూపాలు ఏమిటో తెలుసుకోవాలి సరళమైన పర్యవేక్షణ రూపాల్లో ఏది టైమ్డు మైంటెనెన్సు మీరు కారు స్కూటర్ లేదా ఏదైనా కొనుగోలు చేస్తారు మరియు ఒక షెడ్యూల్ ప్రకారం మీరు మీ వాహనాన్ని సర్వీస్ కి ఇవ్వాలి ఇది టైమ్డు మైంటెనెన్సు సమయానికి సంబంధించి సమస్యలు ఇవి కాబట్టి ఇది ఒక మార్గం మరొక మార్గం ఏమిటంటే ఇక్కడ చర్చిస్తున్న బాల్ బేరింగ్ వంటి క్లిష్టమైన భాగాలు వల్ల ఇతర రకాల సమస్యలు ఉంటాయి మీరు ఆసక్తి చూపే వాటిలో ఇంకొకటి కండిషన్ బేస్డ్ మానిటరింగ్ మీరు ఎందుకు అది చేయాలనుకుంటున్నారు ఇది టైమ్డ్ మైంటెనెన్సు నుండి ఎలా భిన్నంగా ఉంటుంది కండిషన్ మానిటరింగ్ మీకు సురక్షితమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన ఆపరేషన్ను అనుమతిస్తుంది టైమ్డ్ మెయింటెనెన్స్ లో మీరు ఎక్కువ డబ్బు చెల్లించడంతో ముగుస్తుంది ఎందుకంటే మీరు టైమ్డ్ మెయింటెనెన్స్ చేస్తే చాలా భాగాలను మార్చవచ్చు వాస్తవానికి ఈ భాగం 6000 కిలోమీటర్ల దూరం నడిపిందని తయారీదారు మీకు చెప్తారు మరియు దానిని మార్చాల్సిన అవసరం ఉంది అని కాబట్టి ఇది వ్యవస్థను నిర్వహించడానికి ఒక మార్గం మీరు క్రిటికల్ మానిటరింగ్ ను చూస్తున్నట్లయితే ముఖ్యంగా తిరిగే భాగాలు ఉంటే మీరు కండిషన్ మానిటరింగ్ ను చూస్తున్నారు మీరు భద్రతను చాలా ముఖ్యమైన అవసరంగా చూడవలసి ఉంటుంది బేరింగ్ విచ్ఛిన్నమైతే మీకు చాలా సమస్యలు రావచ్చు మరియు అది ప్రాణానికి ప్రమాదం కూడా కావచ్చు కాబట్టి మీరు బేరింగ్లు ఎక్కడ కనుగొంటారు విండ్ జనరేటర్లు ఆటోమొబైల్స్ విమానం మరియు తిరిగే యంత్రాలు ఉన్నచోట బేరింగ్లు ఉంటాయి వాస్తవానికి మీరు ఈ బేరింగ్ల యొక్క కండిషన్ పర్యవేక్షణ చేయాల్సిన అనేక కారణాలను పేపర్ జాబితా చేస్తుంది ఉత్పాదక లోపం లేదా షాఫ్ట్ తప్పుగా అమర్చడం ఉండవచ్చు మోటారు యొక్క షాఫ్ట్ను ఒకదానితో ఒకటి అనుసంధానించే మోటారు మరియు బేరింగ్ ఉంది ఈ షాఫ్ట్లో లోపం ఉండవచ్చు ఇక్కడ లూబ్రికంట్ ఆవిరైపోయింది మరియు ఇది బాల్ బేరింగ్ యొక్క ఉష్ణోగ్రతను పెంచుతుంది కాబట్టి ఈ లోపాలు ఏవైనా అవి మానిఫెస్ట్ అయితే బేరింగ్ల ఉష్ణోగ్రతను పెంచుతాయి బేరింగ్స్ యొక్క ఉష్ణోగ్రత పెరుగుదల ఈ బేరింగ్ వాస్తవానికి లోపభూయిష్టంగా ఉందనే మంచి సూచిక లేదా ఇది నిర్వహణ అవసరమయ్యే లేదా భర్తీ చేయవలసిన దశకు చేరుకుందని కూడా సూచిస్తుంది కాబట్టి ఇది కీలకం ఉష్ణోగ్రత మీరు తప్పక చూడవలసిన పరామితి కాబట్టి మీరు ఈ బాల్ బేరింగ్ యొక్క ఉష్ణోగ్రతను కొలవాలనుకుంటున్నారని మీకు తెలుసు ల్యాబ్ సెటప్లో బేరింగ్ను ఎలాగైనా కొలవడానికి ఉపయోగించే ఈ తీగను మేము ఇక్కడ ఉంచాము కాబట్టి మీరు ల్యాబ్ లేదా ఇండస్ట్రియల్ థర్మామీటర్ ఉంచండి ఇది సరళమైన విషయం ఇది ఇక్కడ ఈ బేరింగ్ యొక్క ఉష్ణోగ్రతను కొలుస్తుంది ఇది ఒక మార్గం కానీ మీరు ఆటోమేటిక్ కొలత చేయాలనుకుంటే మీరు దీన్ని ఆసక్తికరమైన పద్ధతిలో చేస్తారు ఈ పేపర్ దాని గురించి మాట్లాడుతుంది ఇది మాగ్నెటిక్ ఫీల్డ్ మార్పును కొలుస్తుంది ఇది ఉష్ణోగ్రతలో మార్పుకు అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఇక్కడ మరొక ముఖ్యమైన పరామితిని చూస్తున్నారు తరచుగా IoT వ్యవస్థలలో ఇది మీరు ఉష్ణోగ్రతను నిజంగా నేరుగా కొలవకపోవచ్చు కానీ బదులుగా మీరు ఉష్ణోగ్రతలో మార్పుకు అనుగుణంగా ఉన్న మాగ్నెటిక్ ఫీల్డ్లో మార్పును కొలవవచ్చు కానీ అయస్కాంత క్షేత్రం లో మార్పు ఉందని మీరు ఎలా నిర్ధారిస్తారు దీని కోసం మీకు అయస్కాంతాలు అవసరమా మీరు ఈ చక్కని చిన్న చిత్రానికి తిరిగి వెళితే నేను వాస్తవానికి అయస్కాంతాలను వ్యవస్థాపించానని మీరు చూస్తారు ఇక్కడ ఇది అయస్కాంతం కానీ ఇది ఆర్క్ తరువాతి దశలో ఇది ఎందుకు ఆర్క్ అనే వివరాలకు వద్దాము మీరు ఒక ఆర్క్ చిన్న ఆర్క్ మరియు మరొక చిన్న ఆర్క్ ను చూస్తారు మరియు అది మళ్ళీ పెద్ద ఆర్క్ తో తిరిగి వచ్చింది ఒక ఆర్క్ చిన్న ఆర్క్ మరియు మరొక ఆర్క్ ఉంది మరియు మీకు ఇక్కడ ఈ పెద్ద ఆర్క్ ఉంది దీని అర్థం ఈ అయస్కాంతం క్షమించండి ఈ అయస్కాంతం వేడెక్కినట్లయితే ఈ బేరింగ్ వేడెక్కుతుంది అయస్కాంత క్షేత్రం మారుతుంది ఈ అయస్కాంతం యొక్క అయస్కాంత క్షేత్రంలో మార్పు సమర్థవంతంగా చదివినప్పుడు క్రమాంకనం చేయబడినప్పుడు ఈ బేరింగ్ యొక్క ఉష్ణోగ్రతను కొలుస్తుంది మీరు మాట్లాడేటప్పుడు ఇది చాలా తరచుగా జరుగుతుంది మరియు అనేక కారణాల వల్ల మీరు కావలసిన పరామితులని నేరుగా కొలవడానికి ఇష్టపడకపోవచ్చు అనే అర్థంలో ఇది చాలా ముఖ్యమైన ఉదాహరణ విషయాలలో ఒకటి ఉదాహరణకు మీరు ఈ కేసును తీసుకుంటే మీరు ఈ బేరింగ్ ఉష్ణోగ్రతను ఐఆర్ థర్మామటర్తో నాన్ ఇన్వాసివ్గా చదవవచ్చు